హలో అందరికీ డెవలపింగ్ సాఫ్ట్ స్కిల్స్ అండ్ పర్సనాలిటీని పై ఎన్ మూక్ NPTEL MOOC's కోర్సుకు తిరిగి స్వాగతం నేను కాన్పూర్ లోని హ్యుమానిటీస్ అండ్ సోషల్ సైన్సెస్ విభాగం నుండి ప్రొఫెసర్ టి రవిచంద్రన్ ను మనము ఈ కోర్సు యొక్క మూడవ వారంలో ఉన్నాము మరియు మనము దాదాపు మూడవ వారం మధ్యలో ఉన్నాము ఇప్పటికే మూడు ఉపన్యాసాలు అలవాట్ల కింద కవర్ చేయబడ్డాయి ఈ వారం నేను ప్రత్యేకంగా అలవాట్ల పై దృష్టి పెట్టాలని అనుకుంటున్నాను ఎందుకంటే పరిచయ ఉపన్యాసంలో నేను మీకు చెప్తున్నట్లుగా మీరు ఏర్పరుచుకునే అలవాటు మీ కేరియర్ ని అలాగే మీ జీవితాన్ని మరింతగా చేయబోతోంది కాబట్టి మనం ముఖ్యమైన అలవాట్ల గురించి మరియు అన్నింటి గురించి మాట్లాడుతున్నాము ముఖ్యంగా ఈ ఉపన్యాసంలో నేను ముఖ్యంగా చెడు అలవాట్ల ను విచ్ఛిన్నం చేయలేకపోవడానికి గల కారణాలపై దృష్టి పెట్టబోతున్నాను నేను మీకు చెడు అలవాట్లను ఇచ్చిన భావోద్వేగ విచ్ఛిన్నాలను భావోద్వేగపరంగా కోరింది మీరు అంత సులభంగా విచ్ఛిన్నం చేయలేరు కాబట్టి ఈ మాడ్యూల్లో నేను దానిపై దృష్టి పెట్టాలనుకుంటున్నాను మరియు నేను ప్రారంభించే ముందు గత ఉపన్యాసంలో నేను చేసిన దాని గురించి త్వరితగతిన హైలైట్ చేద్దాం గత ఉపన్యాసంలో నేను మంచి అలవాట్లను ఏర్పరచుకోవడం యొక్క ప్రాముఖ్యత గురించి చర్చించాను ఎందుకంటే మనం చేసే ప్రతిదీ మంచి అలవాట్లకు జరుగుతుంది మన అలవాటులో భాగం కావడానికి అది మంచం మీద లేవడం మొదటి విషయం మీరు ఉదయం చేసే మొదటి పని మరియు మీరు తిరిగి వెళ్ళేటప్పుడు చివరి వరకు మీరు చూసినట్లయితే మీరు చేసే ప్రతి చిన్న పని మీరు లేచే విధానం మరియు లేచిన తర్వాత మీరు చేసేది కాబట్టి మీకు ఒక కప్పు కాఫీ ఉంది లేదా అది లేదు మీరు మీ ఇష్టమైన దేవుడిని వెతుకుతారు లేదా మీరు కేవలం సంగీతం వినండి లేదా మీరు ధ్యానం చేయండి లేదా మీరు నడవండి బయటకు వెళ్లండి మీరు ఏమి చేస్తారు లేదా మీరు కేవలం మెయిల్లను తనిఖీ చేయండి లేదా మీరు ఫేస్ బుక్లో అప్డేట్లను చూస్తారు లేదా వాట్సాప్ లేదా మీరు లేచిన వెంటనే ఫోన్ కాల్స్ చేయండి చాలా విషయాలు కేవలం అలవాట్లు మరియు మీరు మీ డిపార్ట్మెంట్ కోల్లెజ్కి వెళ్లే మీ రూట్కి కూడా వెళ్లండి అది మళ్లీ ఒక రకమైన అలవాటుగా మారుతుంది మీరు అదే రూట్ను ఇష్టపడతారు ఆపై మీరు మళ్లీ మళ్లీ అలా చేస్తూనే ఉంటారు మీరు మంచానికి తిరిగి వచ్చినప్పుడు మీరు నిద్రించడానికి ఎన్ని దిండ్లు ఉపయోగిస్తున్నారు కాబట్టి మీరు మిమ్మల్ని మీరు కప్పుకుంటారా లేదా అలా కాకుండా మీరు మంచం వైపు ఎలా పడుకుంటారు పైకి ఎదురుగా క్రిందికి ఎదురుగా కాబట్టి ఇవన్నీ మళ్ళీ మొదట్లో ఆలోచించని విషయం కానీ నెమ్మదిగా దాన్ని రూపొందించడం ప్రారంభించి మంచం మీద పడుకునేటప్పుడు మీరు కొన్ని కదలికలు చేయాలా మీ శరీరాన్ని కదిలించాలా మీ కాళ్ళను కదిలించాలా మీకు నిద్ర వస్తుంది లేదా మీరు నిష్క్రియాత్మకంగా గుర్తుంచుకుంటారా లేదా నిద్రపోతున్నారా మీరు నిద్రపోతున్నారా వాస్తవానికి మీరు నిద్రలో ఉన్నప్పుడు మీరు తరచుగా నిద్రపోతారా లేదా ఇవన్నీ మీ అలవాట్లలో ఉంటాయి ఆపై నేను అలవాటు చక్రం గురించి మాట్లాడాను కాబట్టి ఇది ఒక రకమైన ఆలోచన లేదా ఉద్దీపనతో మొదలై ఆపై చర్య ప్రతిచర్యతో కొనసాగుతుంది దానికి మీరు ఇచ్చే ప్రతిఫలం లేదా శిక్ష మరియు దాని ఆధారంగా మీరు అలవాటును ఏర్పరుచుకుంటారు ఇది మీ స్వభావాన్ని నిర్ణయిస్తుంది అలాగే వ్యక్తిత్వం మళ్ళీ మీరు దీన్ని మరొక చర్య లేదా ప్రతిచర్యతో బలోపేతం చేస్తారు జీవితంలో మీ విజయం లేదా వైఫల్యానికి దోహదం చేస్తారు ఇప్పుడు నేను మార్చాలనే నిర్ణయం గురించి కూడా మీతో మాట్లాడాను మీరు చాలా సేకరించారని మీకు తెలుసు మీకు చాలా చెడు అలవాట్లు ఉన్నాయని మీకు తెలుసు కానీ మీరు మార్చాలనుకుంటున్నారా మరియు మీకు ఏది నిర్ణయం ఇస్తుంది కాబట్టి ఆ పోటీలో నేను R నారాయణ్ ది గైడ్లోని చిన్న వృత్తాంతాన్ని ప్రస్తావిస్తున్నాను ఇందులో రాజు అనే పాత్ర పాపి నుండి మిమ్మల్ని అమరవీరుడు మరియు సాధువుగా మార్చాలని నిర్ణయించుకుంది ఇప్పుడు ఆ పరివర్తన అతనికి వస్తుంది అతని జీవితంలో దశాబ్దాలపాటు ఒక రకమైన పాపిగా దొంగగా మరియు అన్నింటినీ గడిపిన తర్వాత కూడా అతను కొంతకాలం జైలులో గడిపాడు మరియు అది చాలా కీలకమైన సమయంలో వస్తుంది మరియు దాని నుండి మనం నేర్చుకునే పాఠాలు ఏమిటంటే పరిస్థితి నిజానికి మనిషిని చేసేది కాదు అది అతనిని వెల్లడిస్తుంది కాబట్టి మీరు పాపి లేదా సాధువుగా మారుతున్నారా అది మీలోని అంతరంగాన్ని వెల్లడిస్తుంది మరియు ఆ రకమైన మార్పు వస్తుంది మరియు మీలోని అంతర్గత విలువకు వెళుతుంది కాబట్టి అది ఎప్పటికీ నిలిచి ఉంటుంది ఆ తర్వాత రచయితలు ముఖ్యంగా ఆధునిక రచయితలు మనిషి గురించి ఒక రకమైన దిగులుగా ఉన్నారని మరియు విలియం గోల్డింగ్ ముఖ్యంగా లార్డ్ ఆఫ్ ది ఫ్లైస్లో మృగం మనలోనే ఉందని అతను నొక్కిచెప్పాడు అదే జంతు గుణాలు చెడు గుణాలు చెడు గుణాలు అన్నీ మనలోనే ఉన్నాయని నేను కూడా ముగించాను నారాయణ్ నవలని ముగించిన తీరు చూస్తుంటే దేవుడు కూడా మనలోనే ఉన్నాడని అర్థమౌతోంది కాబట్టి ముగింపు మీరు అర్థం చేసుకుంటే దేవుడు మరియు మృగం మంచి అలవాట్లు మరియు చెడు అలవాట్లను ఏర్పరచడానికి రూపకాలు కాబట్టి చెడు అలవాట్లను అలాగే మంచి అలవాట్లను ఏర్పరచుకునే సామర్థ్యం మనలో ఉందని మీరు అర్థం చేసుకున్నారు ఇప్పుడు ప్రాథమిక ప్రశ్నను విశ్లేషించనివ్వండి కొంతమంది తమ విధానాన్ని ఎందుకు మార్చుకోగలుగుతారు అతను ఈ రెండింటిని నిర్ణయించడానికి తీసుకున్నప్పటికీ ఒక మెరుపు సెకనులో రాజు లాగా అలవాట్లు కానీ మీరు ఇంకా అతను అలవాటుపడిన అతను చేయగలిగిన అలవాటును మార్చగలిగాడు తినడానికి గురకను నియంత్రించడానికి మరియు ఇతరులు వయస్సులో అలా చేయలేరు చాలా సంవత్సరాలు ప్రయత్నించిన తరువాత కూడా వారు మారలేరు మరియు కొంతమంది కేవలం మెరుపులో ఉన్నారు కేవలం ఒక సెకను కదలిక నేను మారతానని మరియు నేను మారతానని వారు అనుకుంటారు ఆపై వారు పూర్తిగా మారుతారు ఇప్పుడు అది దేనికి బాధ్యత వహిస్తుంది సమాధానంలో ఉన్న సమాధానం ఎక్కడుంది డోపామైన్ అని పిలవండి కానీ నేను దానికి వెళ్ళే ముందు ఇప్పుడు వారు నిజంగా మొదటి విషయాన్ని ఎలా మార్చగలరు వారికి అవసరం ఏమిటంటే అది స్వీయ అవగాహన స్థాయిపై ఆధారపడి ఉంటుంది కాబట్టి వారు ఎంత సంబంధం కలిగి ఉన్నారు పరిచయ వారంలో తాము కాబట్టి ఉపన్యాసాలలో ఒకటి అభివృద్ధి చెందడంపై దృష్టి సారించింది మీ అర్హతలు మరియు లోపాలు మరియు అవగాహన గురించి ప్రశ్నలు అడిగే మీ స్వీయ అవగాహన ఏది నిజంగా మంచిది మరియు ఏది నిజంగా చెడ్డది మరియు మీ లక్ష్యాలను ఎంచుకోవడం మరియు తదనుగుణంగా వ్యవహరించడం మరియు నేను మీతో అవగాహనల గురించి కూడా మాట్లాడుతున్నాను ఇప్పుడు కొంతమంది చెడు అలవాటును సరిగ్గా గ్రహించారు వారికి చెడు అలవాటు ఉంది మరియు ఇది నిజంగా హానికరం అని వారికి తెలుసు కానీ మరికొందరు గుర్తించలేరు ఇది ఒక చెడు అలవాటు అని ఆపై అది తక్కువ లాభాలు లేదా బహుమతులు ఉన్నప్పటికీ వారు చేయలేరు ఈ స్వల్ప లాభం నుండి బయటకు వచ్చి దీర్ఘకాలిక బహుమతుల గురించి ఆలోచించండి ఇప్పుడు మీరు మన మెదడులోని ఈ భాగాన్ని అర్థం చేసుకుంటే ఈ బహుమతులు చాలావరకు డోపామిన్తో ముడిపడి ఉన్నాయి ఎక్కువ లేదా తక్కువ చెడు అలవాట్లను నియంత్రించగలుగుతారు మరియు ఇప్పుడు మంచి అలవాట్లను పెంపొందించుకోవడానికి ప్రయత్నిస్తారు డోపామైన్ అనేది మానవ మెదడు యొక్క న్యూరోట్రాన్స్మిటర్ ఇది ప్రేరణ మరియు ప్రతిఫలంతో ముడిపడి ఉంటుంది ఇది ప్రేరణ మరియు ప్రతిఫలానికి బాధ్యత వహిస్తుందని అర్థం ఇది మమ్మల్ని ప్రేరణ అని కూడా పిలుస్తుంది అణువు వాస్తవానికి ఆనందాన్ని ప్రేరేపించే రసాయనం మీరు ఒక బహుమతిని గెలుచుకున్న భావనను పొందుతారు లాటరీ కూడా మీ మెదడులో ఏదో చిమ్ముతుంది మరియు మీకు సంతోషాన్ని కలిగిస్తుంది మీరు ఇప్పుడు సంతోషంగా ఉన్నారని చెబుతుంది కాబట్టి మీరు వెళ్లి సెల్యూట్ చేయండి మీరు తీపిగా ఉండటానికి వేచి ఉండి ప్రజలకు ఇవ్వండి మరియు ఇతరులను సంతోషపరుస్తుంది మీరు చేసిన దాని గురించి మీకు ఆనందంగా అనిపించిన ప్రతిసారీ ఇది విడుదల అవుతుంది ఇప్పుడు ఈ డోపామైన్ యొక్క ఆసక్తికరమైన భాగం ఏమిటంటే మీరు ఏదైనా చేసినా అది విడుదల అవుతుంది ఒక మంచి అలవాటు లేదా చెడు అలవాటు ఆధారంగా కూడా ఇప్పుడు అది పట్టింపు లేదు ఎందుకు చేయాలి మనకు డోపామైన్ గురించి తెలుసు ఎందుకంటే ఇది మళ్లీ వ్యసనపు అలవాట్లను ఏర్పరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది మంచి లేదా చెడు అయినా దానిని రూపొందించడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుంది ముఖ్యంగా చెడు అలవాట్ల పరంగా కొన్ని మందులు దాని ఉత్పత్తిని ప్రేరేపిస్తాయి కొన్ని మందులు వాస్తవానికి మెదడులో డోపామైన్ స్రావానికి కారణమవుతాయి ఇది అధిక స్థాయికి దారితీస్తుంది కార్యాచరణ మరియు పారవశ్యం కలిగించడం వలన మీరు చేయగలిగినప్పుడు మీరు ఉల్లాస స్థితిలో ఉంటారు డోపమైన్ను ప్రేరేపించే కొన్ని మందులను తీసుకోవడం వల్ల మీకు ఆ ఉల్లాసకరమైన స్థితి అనిపిస్తుంది కానీ అది ముందుకు సాగుతోంది ఇది మెదడును వదిలివేస్తున్నందున ఇది నిరాశకు కారణమవుతుంది లేదా శక్తిని మందగిస్తుంది ఉత్పత్తిని ప్రేరేపించే ఆ రకమైన మందులను వెతకడం త్వరగా నేర్చుకోండి వ్యసనం అంటే మీరు ఈ డోపమైన్ను ఉత్పత్తి చేసే ఒక రకమైన ఔషధానికి అలవాటు పడ్డారని అర్థం ఆపై మీకు ఆ ఉల్లాసభరితమైన అనుభూతిని ఇస్తుంది దాని ఉపసంహరణ మిమ్మల్ని చేస్తుంది శక్తి కొంత తక్కువగా ఉన్నట్లు అనిపిస్తుంది కొన్నిసార్లు కొంత నిరుత్సాహంగా కూడా అనిపిస్తుంది కాబట్టి మెదడు వెతకడం ప్రారంభిస్తుంది ఈ ఉత్పత్తిని ప్రేరేపించే ఔషధాల రాజులకు చురుకుగా అది మెదడుతో సమస్య ఆపై ఒకసారి మీరు మళ్లీ మళ్లీ మాదకద్రవ్యాల కోసం వెళ్లడం మొదలుపెడితే మీరు దానిని వ్యసనంగా మారుస్తున్నారు చెడు ప్రవర్తన ఎందుకు డోపామైన్ మీకు ఆనందాన్ని ఇచ్చే కార్యకలాపాలను కోరుతుంది కానీ అది కూడా ప్రేరేపిస్తుంది మీరు అసహ్యకరమైన అనుభవాలను నివారించాలి కాబట్టి ఒక వైపు ఇది మీకు ఆ కార్యకలాపాలను అందించడానికి ప్రయత్నిస్తుంది అది మీకు ఆనందాన్ని ఇస్తుంది కానీ అసహ్యకరమైన అనుభవాన్ని నివారించడానికి కూడా మిమ్మల్ని ప్రేరేపిస్తుంది ఉదాహరణకు మీరు పని పూర్తి చేయలేదని మీకు తెలుసు కాబట్టి బాస్ మిమ్మల్ని సరే అని కేకలు వేస్తాడు కాబట్టి సహోద్యోగులు మీకు చెప్తారు ఈ మందు తీసుకోండి మీరు ఈ పానీయం తీసుకోండి కాబట్టి మీరు వెళ్లి బాస్ని ఎదుర్కొన్నప్పుడు అతను మీపై అరుస్తున్నప్పటికీ మీకు అనిపించదు కాబట్టి దాని గురించి చాలా సున్నితంగా భావించరు మరియు అది మిమ్మల్ని బాధించదు కాబట్టి దీన్ని ప్రయత్నించండి ఇప్పుడు మీరు అసహ్యకరమైన అనుభవాలను నివారించాలనుకుంటున్నారు కాబట్టి ఆ తర్వాత మళ్లీ మీరు మందులను ఉపయోగించి ఉత్పత్తి చేయడానికి ప్రయత్నిస్తారు అందువల్ల చెడు అలవాట్లు లేదా సాధారణంగా ఆనందం పొందడం సులభం అయిన పరిస్థితులలో ఏర్పడతాయి దీని ద్వారా మీరు కనీసం బాధాకరమైన లేదా అసహ్యకరమైన అనుభవాలను కూడా నివారించగలుగుతారు ఇప్పుడు డోపమైన్ గురించి మరింత అర్థం చేసుకుందాం ఈ వ్యసన ప్రవర్తనను ఏర్పరుచుకోవడంలో ముఖ్యంగా ఎదుర్కోవడానికి మనం దీన్ని ఎలా ఎదుర్కోగలమో మనం ఏమి చేయగలమో చూద్దాం స్పష్టంగా ఇది కష్టంగా కనిపిస్తుంది కానీ అసాధ్యం కాదు ఉదాహరణకు విచారకరమైన మరియు నిస్పృహతో కూడిన సమయాలు మన జీవితంలో భాగమని అంగీకరించడం కాబట్టి మనము తక్కువ సమయాలలో ఉన్నప్పుడు కూడా ఆనందాన్ని కోరుకోకుండా చేస్తుంది అవి సాధారణమైనవి మరియు ఉత్తమ సమయాల్లోని ఆనందాన్ని అనుభవించాల్సిన అవసరం ఉందని మనం అర్థం చేసుకోవాలి మాకు అంతులేని సెలవులు ఉంటే మీరు వాటితో బాధపడతారు మరియు మీరు ఉద్యోగానికి వెళ్లాలనుకుంటున్నారు మరియు మరొక విధంగా మీరు ఎటువంటి సెలవు లేకుండా పని చేస్తుంటే మీరు సెలవుల కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి లైఫ్ ఇస్ పర్ఫెక్ట్ ఆనందం మరియు దుఃఖం యొక్క మిశ్రమం కాబట్టి మీరు ఎల్లప్పుడూ ఆనందాన్ని మాత్రమే కోరుకుంటే ఆనందం మరియు మీరు దుఃఖాన్ని నివారించాలనుకుంటే అది మీ మెదడును మరింత వెతకేలా చేస్తుంది అది మీలో డోపమైన్ను ఉత్పత్తి చేస్తుంది కాబట్టి ఆ విచారాన్ని మరియు నిస్పృహను అంగీకరించడం మన జీవితంలోని రకాలు లేదా పార్ట్ అనేది మన మనస్సును ఉంచుకోవలసిన ఒక ముఖ్యమైన విషయం అంతకంటే ముందు బాధ అనుభవాన్ని తీవ్రతరం చేసినప్పటికీ అది గొప్ప బాధ అని మనం అర్థం చేసుకోవాలి తరువాత వచ్చే పారవశ్యం మీరు గొప్ప బాధను తెలుసుకుంటేనే మీరు గొప్ప ఆనందాన్ని అర్థం చేసుకుంటారు కాబట్టి మీరు ఎక్కువ నొప్పిని అనుభవించడానికి ముందు మిమ్మల్ని మీరు అనుమతించండి తద్వారా మీరు ఎక్కువ నొప్పిని అనుభవించవచ్చు తరువాత ఆనందం ఆపై మన మెదడుకు ఆటోమేటిక్గా చెబుతూ ప్రజలు మమ్మల్ని సెల్ఫ్ హిప్నోసిస్ అని పిలుస్తారు కాబట్టి మన మనసుకు ఎప్పుడూ ఏదో ఒకటి చెప్పడం ఏదైనా మంచిది ఉద్యోగం సులభం ఏదైనా మనకు బాగా పని చేస్తుంది ఇప్పుడు ఈ సందర్భంలో మన మెదడుకు అసంతృప్తిగా ఉండటం సరైందే అని చెప్పడం ఎందుకంటే మీరు అలా చెప్పగలరు నేను దానిని కోరుకుంటున్నాను తద్వారా నేను తరువాత ఆనందాన్ని అనుభవించగలను కాబట్టి ఇది బాగుంది నేను అసంతృప్తిగా ఉన్నాను నేను నిరాశకు గురయ్యాను కానీ నేను తరువాత వచ్చే సంతోషకరమైన కదలికను ఆస్వాదించడానికి నేను దానిని అనుభవిస్తాను నేను డిప్రెషన్ లో ఉన్నాను కాబట్టి నేను డ్రగ్స్ కి వెళ్తాను లేదా నేను వేరే పని ఏమీ చేయను అని ఆలోచించే బదులు నేను ఆగిపోతాను నేను వెళ్ళిపోతాను ఒంటరిగా నడుస్తాను నన్ను నేను ప్రకాశింపజేసుకుంటాను అప్పుడు నేను ఏమీ చేయను ఇప్పుడు మీరు చేయగలిగే తదుపరి విషయం ఏమిటంటే మీరు ప్రశాంతంగా మరియు చల్లగా ఉంటారని మనస్సులో బలోపేతం చేయడం పరీక్షా క్షణాలు ఉన్నప్పటికీ ఇది పరీక్షా సమయం అయినప్పటికీ మీ మనసును పదేపదే తెలియజేయండి నేను చల్లగా మరియు ప్రశాంతంగా ఉంటాను మిమ్మల్ని ఏదీ ప్రభావితం చేయదు మరియు మొత్తంగా సంతృప్తికరమైన దృశ్యాన్ని దృశ్యమానం చేయడానికి ప్రయత్నిస్తాను మరియు భవిష్యత్తు కోసం అర్ధవంతమైన జీవితం కాబట్టి అది ఆ వస్తువుల కోసం వెతకడానికి మెదడును తగ్గిస్తుంది అది మిమ్మల్ని చెడు అలవాట్లను పెంపొందించేలా చేస్తుంది ఆపై మిమ్మల్ని సుదీర్ఘ కాలంలో వారికి బానిసగా చేస్తుంది పరుగెత్తండి కాబట్టి మీరు ప్రతికూల ధోరణిలో ఉన్నప్పుడు కొన్ని చెడు అలవాట్లను ఉపయోగించి డోపామైన్ ఉత్పత్తి చేయడానికి ఈ విషయాల గురించి ఆలోచించండి ఇప్పుడు సాధారణంగా భావోద్వేగ విడాకుల నుండి వచ్చే అసంతృప్తిపై దృష్టి పెడదాం ఇప్పుడు ముందు నేను దీని వద్దకు వెళుతున్నాను మీరు మా మానవుని యొక్క మరొక ఆసక్తికరమైన మానసిక అంశాన్ని అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను మెదడు మరియు ఒక పనిని పూర్తి చేసే విషయంలో పని చేసే దాని ధోరణి పూర్తి చేయడం లేదు జీగర్నిక్ ప్రభావం అని పిలువబడే ఈ పదాన్ని మీరు అర్థం చేసుకోవాలనుకుంటున్నారా జీగర్నిక్ ప్రభావం దానిని పూర్తి చేయవలసిన తప్పనిసరి అవసరాన్ని హైలైట్ చేస్తుంది ఇది కేవలం పూర్తి చేయవలసిన అవసరం దానిని సాధించాల్సిన అవసరం వంటిది సాధించాల్సిన అవసరం ఇప్పుడు ఒక పనిని ప్రారంభించిన తర్వాత దాన్ని పూర్తి చేయాల్సిన అవసరం ఏమిటి ఇది పూర్తి కాకపోవడం వల్ల మెదడులో చొరబాటు ఆలోచనలకు దారితీస్తుంది ఇది మెదడులో అంతరాయం కలిగించినప్పుడు మాత్రమే ఆగిపోతుంది పనిని పూర్తి చేయడానికి వ్యక్తి తిరిగి వస్తాడు దీని అర్థం మీరు ఒక పనిని ప్రారంభించి ఆపై దానిని వదిలేస్తే ఆపై మీరు దానిని మధ్యలో ఎక్కడో వదిలివేసి ఆపై మీరు మరొక పనిని ప్రారంభించినట్లయితే ఇప్పుడు మీరు ఈ పని చేస్తున్నప్పుడు అసంపూర్తిగా మిగిలిపోయిన మునుపటి ఆలోచనలు వచ్చి మీ మెదడును ఉక్కిరిబిక్కిరి చేస్తాయి మీరు తిరిగి వెళ్లి పనిని పూర్తి చేసే వరకు అది వస్తూ ఉంటుంది మీరు దృష్టి పెట్టలేరు మీరు తీసుకున్న ఇతర పని కాబట్టి ఈ ప్రభావాన్ని ఈ జీగర్నిక్ ప్రభావం అని పిలుస్తారు అసంపూర్తిగా ఉన్న పనులు మీరు పూర్తి చేసే వరకు మీ మనస్సులో ఉంటాయి ఇప్పుడు ఎమోషనల్ బ్రేక్ అప్లు దీర్ఘకాల అసంతృప్తికి కారణం కావడానికి అదే కారణం కాబట్టి ఇలాంటి అనేక పనులు ఒకరినొకరు ప్రేమించుకుని పెళ్లి చేసుకోవాలనుకునే అబ్బాయి మరియు అమ్మాయి పరిస్థితి మారిందని చెప్పండి ఇప్పుడు వారు సుమారు మూడు సంవత్సరాలు రిలేషన్షిప్లో ఉన్నారు మరియు వారు చాలా విషయాలు ప్లాన్ చేసారు పిల్లలను కనాలని ప్లాన్ చేస్తున్నారు వారు వేరే ప్రదేశానికి ప్లాన్ చేస్తున్నారు వారు ఒక రకమైన కారు కొనాలని ప్లాన్ చేస్తున్నారు ఇప్పుడు మానసికంగా మరియు ఇప్పటికే ప్రారంభించిన కొన్ని పనులు చేసినప్పటికీ జీవితాంతం కలిసి చేసిన ఈ ప్రణాళిక అంతా ఇప్పుడు అవి అసంపూర్ణంగా ఉన్నాయిఒక వ్యక్తి వేరే వ్యక్తిని దేనికోసం విడిచిపెట్టాలని నిర్ణయించుకున్న రోజు ఒక వ్యక్తి మరొకరిని విడిచిపెట్టాలని కోరుకునే కారణం కావచ్చు మరొకరు ఎందుకు ఆలోచిస్తూ ఉంటారు ఆమె నన్ను ఎందుకు విడిచిపెట్టింది మరియు ఈ వ్యక్తి నన్ను ఎందుకు విడిచిపెట్టారని ఆ అమ్మాయి ఆలోచిస్తోంది అవతలి అమ్మాయి బాగుందా ఆమె మరింత తెలివైనదా లేదా నేను అతనిని తగినంతగా ప్రేమించడం లేదా ఏమి తప్పు జరిగింది ఇప్పుడు ఈ విషయాలన్నింటిలో ఒక కోణంలో ఈ జీగార్నిక్ ప్రభావం జరుగుతోంది ఆలోచనలు మళ్లీ మళ్లీ పాత క్షణాల్లోకి వెళ్తాయి ఎందుకంటే చాలా వాగ్దానాలు చేసిన లేదా మిగిలి ఉన్నాయి కాబట్టి ఇది బ్లూమా జైగార్నిక్ రష్యన్ మనస్తత్వవేత్త ఆమె మొదట 1927 డాక్టోరల్ థీసిస్లో Zeigarnik ఎఫెక్ట్ను వివరించింది ఆపై PsychWiki com నుండి మనకు లభించే సాధారణ నిర్వచనం ఇది Zeigarnik ప్రభావం అనేది ఒకప్పుడు అనుసరించిన మరియు అసంపూర్ణంగా మిగిలిపోయిన లక్ష్యం గురించి అనుచిత ఆలోచనలను అనుభవించే ధోరణి అని చెప్పింది ఆటోమేటిక్ సిస్టమ్ స్పృహతో కూడిన మనస్సును సూచిస్తుంది ఇది మునుపటి కార్యాచరణ అసంపూర్తిగా మిగిలిపోయిన కొత్త లక్ష్యాలపై దృష్టి పెట్టవచ్చు మనం ప్రారంభించిన పనిని పూర్తి చేయడం మరియు అది పూర్తి కాకపోతే మనం వైరుధ్యాన్ని అనుభవించడం మానవ స్వభావం కాబట్టి వైరుధ్యం అంటే ఇది ఎన్ని కాబట్టి మనం పూర్తిగా అస్తవ్యస్తంగా ఉన్నామని అది మానసికంగా మానసికంగా రియు కొన్నిసార్లు శారీరకంగా కూడా మనకు ఏదో ఇబ్బంది పడుతున్నట్లు అనిపిస్తుంది మరియు మన మనస్సులో వచ్చే ఆలోచనలు అలా చెబుతూనే ఉంటాయి ఓహ్ అది ఇంకా మిగిలి ఉంది మరియు మనము పూర్తి చేసిన దాని గురించి ఆలోచించడం కంటే ఎక్కువ గుర్తుంచుకుంటాము ఈ Zeigarnik ప్రభావం యొక్క మరొక అంతరార్థం ఏమిటంటే మీరు పూర్తి చేసిన వాటి కంటే అసంపూర్తిగా ఉన్న పనులు అసంపూర్ణ కార్యకలాపాలు చాలా ఎక్కువగా ఉంటాయి నిజానికి కొన్నిసార్లు మీరు పూర్తి చేసిన పనిని కూడా గుర్తుంచుకోలేరు ఇప్పుడు భావోద్వేగ విచ్ఛిన్నాలను ఎలా ఎదుర్కోవాలి డోపమైన్ మార్గం మనం ఎలా చేయాలి ఒక నిర్దిష్ట భాగస్వామితో చాలా కార్యకలాపాలు ప్లాన్ చేయబడినందున మనస్సు భావోద్వేగ విరామాన్ని అసంపూర్ణమైన పనిగా పరిగణిస్తుంది ఒకరి జీవితం మరియు వృత్తి చివరి వరకు ఒక నిర్దిష్ట భాగస్వామి ఒక ఇల్లు కొనడం ఇద్దరూ వాయిదాలు ఎలా చెల్లించాలో నిర్ణయించుకున్నారు సరే ఇప్పుడు వారిలో ఒకరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకుంటారు ఇప్పుడు మిగిలిన విషయం పూర్తిగా వారిపై పడుతుంది అవతలి వ్యక్తి ఆ వ్యక్తి విడత చెల్లించే సమయం వరకు ఆపై ప్రయత్నిస్తాడు ఇంటిని ఆక్రమించిన తరువాత కూడా ఆ భావన ఎల్లప్పుడూ వారికి ఉంటుంది ఇది మేము కలిసి పూర్తి చేయడానికి ప్రణాళిక వేసుకున్న విషయం ఆపై అది ఇతర వ్యక్తుల సహకారంతో అసంపూర్ణంగా ఉంటుంది ఇప్పుడు ఎమోషనల్ బ్రేక్ అప్ల నుండి బయటికి రావడం చాలా మందికి కష్టంగా ఉండటానికి కారణం అదే కానీ పరిష్కారం ఏమిటి మనము దీన్ని ఎలా ఎదుర్కోబోతున్నాం మీరు డోపమైన్ మార్గాన్ని ఉపయోగించి మనము దీనితో ఎలా వ్యవహరిస్తాము ఇప్పుడు దానికి సింబాలిక్ పూర్తి చేయడం మాత్రమే పరిష్కారం అక్షరాలా ఏదైనా అవశేషాలను కాల్చడం లేదా పాతిపెట్టడం ఉదాహరణకు వ్యక్తి యొక్క జ్ఞాపకశక్తిని ప్రేరేపించే ఛాయాచిత్రాలు ఇచ్చిన ఉత్తరాలు ఈ అన్ని విషయాలను సూచించే సందేశాలతో కూడిన కొన్ని వాగ్దానాలు లేదా ప్రణాళికలు ఉంటే దానిని కాల్చగలిగితే అన్ని విషయాలు తద్వారా మెదడు పని పూర్తయిన అనుభూతిని పొందుతుంది ఇప్పుడు ఫినిషింగ్ ఇవ్వబడింది మరియు ప్యాటర్నింగ్లో మెదడుకు కంప్లీషన్ సందేశం వెళుతోంది మరియు ఇప్పుడు నేను నిరాటంకంగా మరియు శాంతియుతంగా ముందుకు సాగగలనని అది నిర్ణయించుకుంటుంది నిజానికి తిరిగి అదే ప్రదేశానికి వెళ్లకపోవడమే మంచిది కాబట్టి జంట లేదా ప్రేమికులు ఇంతకు ముందు తరచుగా ఎక్కడికి వెళ్లేవారు కాబట్టి ఒకరు ఉపయోగించిన ప్రదేశాలను మళ్లీ సందర్శించడం తరచుగా కలిసి ఉండటం వల్ల డోపామైన్ కోరిక మరియు తదుపరి పరాయీకరణకు మాత్రమే దారి తీస్తుంది కాబట్టి మీరు ఎప్పుడైనా నిరంతరాయమైన ఆలోచనలు మీ మనస్సులోకి వస్తాయి మెదడు మీకు కారణమవుతుందని మీకు చెబుతోంది డోపామైన్ కోరిక లేదా ఇప్పుడు ఆ ప్రదేశానికి తిరిగి వెళ్లండి అది ఇప్పుడు మీకు చాలా అనుభూతిని కలిగిస్తుంది సంతోషకరమైన తిరిగి వెళ్ళండి ఒక అనుభూతిని పొందండి మీ సంతోషకరమైన మొమెంట్స్ ను తిరిగి పొందండి తద్వారా మీరు వారి వైపుకు వెళతారు అక్కడికి వెళ్లి సంతోషకరమైన మొమెంట్స్ ను పంచుకున్న వ్యక్తి కాదని మీరు గ్రహిస్తారు కాబట్టి ఏమి జరుగుతోంది తదుపరి ఉపసంహరణ మరియు పరాయీకరణ మీకు ఎవరితోనూ మాట్లాడాలని అనిపించదు ఎందుకంటే ఆ నిర్దిష్ట వ్యక్తి లేకుండా మీరు ఎప్పటికీ సంతోషంగా ఉండలేరు అనే భావన మీకు వస్తుంది కాబట్టి వేరొక లక్ష్యంతో విభిన్న రూటింగ్ను ప్రారంభించడం చాలా ముఖ్యం మిమ్మల్ని మీరు పూర్తిగా మార్చుకోండి వేరొక లక్ష్యాన్ని కలిగి ఉండండి వేరే వ్యక్తితో లేదా వేరే కార్యాచరణతో అనుబంధించండి ఉదాహరణకు నిస్పృహ సమయంలో మీరు అతిగా తింటారు మరియు తర్వాత మీరు పూర్తిగా బరువు పెరుగుతారు మరియు మీరు మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా శారీరకంగా ద్వేషించుకోవడం మొదలుపెడతారు మీరు ఎవరినీ సామాజికంగా చూడకూడదు ఎందుకంటే మీకు అనిపిస్తుంది ప్రజలు మిమ్మల్ని ఎగతాళి చేస్తారని ఇప్పుడు కొత్త లక్ష్యాలలో ఒకటి ఫిట్గా ఉంచడం లేదా సృజనాత్మక రచనలను ప్రయత్నించడం పద్యాలు రాయడం చాలా చెడ్డ క్షణాన్ని అందమైన క్షణాన్ని అందించగలిగేలా చేస్తుంది మరియు మీ ప్రేక్షకులను ఆ కదలికతో సానుభూతి పొందేలా చేస్తుంది కాబట్టి ఆ పరివర్తన మిమ్మల్ని మళ్లీ ఉత్కృష్టంగా మార్చగలదు ఆపై కనిపించే అన్ని అంతరాయం లేని కార్యకలాపాలను అసంపూర్ణంగా కనిపించే కార్యకలాపాలు కాబట్టి ఇది కొత్త డోపామైన్ సెట్ను కూడా విడుదల చేస్తుంది ఒక లక్ష్యాన్ని సాధించిన ప్రతిసారీ మీరు మీ అనుభవాల ఆధారంగా ఒక చిన్న కథ రాసిన ప్రతిసారీ మీరు ఒక పద్యం రాసిన ప్రతిసారీ మీరు పెయింటింగ్ చేసిన ప్రతిసారీ లేదా మీరు ప్రయత్నించిన ప్రతిసారీ మీ ఫిట్నెస్ స్థాయిని పెంచడానికి కాబట్టి మీరు తీసుకునే లేదా మీరు నేర్చుకుంటారని భావించే ఏదైనా మీరు పూర్తి చేయడానికి ప్రయత్నించినప్పుడు మీరు చేసే ఏదైనా కొత్త భాష కాబట్టి డోపామైన్ మీ సహాయానికి వస్తుంది మరియు అది చేస్తుంది ఆపై అది మంచి అనుభూతిని కలిగిస్తుంది కానీ అవతలి వ్యక్తి మీ కోసం చేసిన చెడు పనులను గుర్తుచేయడం అనేది మీ నష్టాన్ని తగ్గించడానికి సహాయపడుతుంది కోల్పోయిన ఆహ్లాదకరమైన సమయాలు మరియు ఆనందకరమైన క్షణాల కోసం డోపమైన్ కోరికను తగ్గించడంలో సహాయపడుతుంది ఇప్పుడు దీన్ని గుర్తుంచుకోండి మరియు ఎలాంటి భావోద్వేగ బ్రేక్ అప్స్ విషయంలో ప్రయత్నించండి ఆపై ముగింపు వైపు నేను దలైలామా నుండి ఈ ఆలోచనతో ముగించాలనుకుంటున్నాను అతను ఇలా చెప్పాడు కొన్నిసార్లు మీరు కోరుకున్నది పొందకపోవడం ఒక అద్భుతమైన అదృష్టమని గుర్తుంచుకోండి ఇప్పుడు అన్ని సమయాల్లో మీరు ఏదైనా కోరుకుంటున్నారని లేదా మీరు సంబంధాన్ని కోరుకుంటున్నారని ఆలోచిస్తున్నారు ఒక నిర్దిష్ట వ్యక్తి గురించి మరియు మీరు నిజంగా ఉంటే మీరు అదృష్టవంతులు అవుతారని అనుకుంటారు మీ జీవితంలో ఈ వ్యక్తి ఉండేవాడు కానీ మరోవైపు దలైలామా ఇలా అంటున్నాడు మీరు గుర్తుంచుకోవాలి కొన్నిసార్లు మీకు కావలసినది పొందకపోవడం అదృష్టం యొక్క అద్భుతమైన స్ట్రోక్ మీరు తరువాత గ్రహిస్తారు మీ జీవితంలో సరే నాకు ఆ వ్యక్తి లభించి ఉంటే నా జీవితం ఈ విధంగా కదిలేది కాదు ఈ ఇతర వ్యక్తిని కనుగొనకపోతే నేను జరగాలని అనుకున్న ఇతర వాంఛనీయ మార్గంలో నా జీవితాన్ని మార్చుకునేవాడిని కాదు మళ్ళీ సిగ్మండ్ ఫ్రాయిడ్ నుండి మరొక ప్రసిద్ధ కోట్ను గుర్తుచేసుకోవడానికి అతను కొన్నిసార్లు ఇలా చెప్పాడు ఇది చెడు సమయాలు సరే అని పునరాలోచించండి పోరాట సమయాలు మనవి అనిపిస్తాయి అని ఆయన చెప్పారు ఒకసారి చాలా సంతోషంగా ఉన్నా సరే కానీ మనం పోరాటంలో ఉన్న సమయంలో మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండేవాళ్ళం అది అటువంటి నిస్పృహ క్షణం కానీ అప్పుడు మనం దాని నుండి బయటకు వచ్చినప్పుడు మరియు మనం చూసినప్పుడు దాని వెనుక ఉన్న పోరాటం ఆ సమయాలు సంతోషకరమైనవిగా కనిపిస్తాయని ఆయన చెప్పారు ఆలోచించండి ఈ రెండు ఆలోచనలు ఆపై మొదట ఎలాంటి భావోద్వేగ పరిస్థితులనైనా నిర్వహించడానికి ప్రయత్నించండి మిమ్మల్ని వ్యసనపు అలవాట్లకు గురిచేయడానికి ప్రయత్నిస్తోంది దానిని ఆపి ఆపై మంచి అలవాటును ఏర్పరచుకోవడానికి ప్రయత్నిస్తోంది దినచర్యను మార్చండి నమూనాను మార్చండి ఆపై మీ మెదడును రీవైర్ చేయడానికి ప్రయత్నించండి ఆపై పునఃప్రారంభించండి ఒక కొత్త జీవితం దీనిలో డోపామైన్ దాని నుండి బయటకు రావడానికి మీకు సహాయపడుతుందని అనుకుందాం కాబట్టి ఈ ఆలోచనతో నేను ఈ ఉపన్యాసాన్ని ముగిస్తాను ఆపై మీరు కొత్త అలవాట్లను ముఖ్యంగా మంచి అలవాట్లను ఎలా అభివృద్ధి చేయవచ్చో మరియు తదుపరి ఉపన్యాసంలో ఈ జీగర్నిక్ ప్రభావం గురించి మరింత వివరంగా నేను కొనసాగిస్తాను